కెమికల్ ఇంజనీరింగ్లో ని బేసిక్ ప్రిన్సిపుల్స్ మరియు క్యాలిక్యులేషన్స్ పై మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం కాబట్టి మనము ప్రాసెస్ వేరియబుల్స్ మరియు రేటు గురించి మాడ్యూల్ 2 కింద డిస్కస్ చేస్తున్నాము కాబట్టి ఈ మాడ్యూల్ 2 కింద ఈ రోజు మనం ఫ్లో ప్రాసెస్ల యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ వంటి ప్రాసెస్ వేరియబుల్స్ గురించి మరింత డిస్కస్ చేస్తాము మనము మునుపటి లెక్చర్స్ లో కొన్ని ప్రాసెస్ వేరియబుల్స్ మరియు సిస్టమ్ గురించి వాటి ప్రిన్సిపుల్స్ ను డిస్కస్ చేసాము సిస్టమ్ మరియు మిక్చర్ లో మెటీరియల్ యొక్క ఫిజికల్ మరియు ట్రాన్స్పోర్ట్ ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేసాము కాబట్టి ఈ లెక్చర్ లో ఆ పార్ట్ యొక్క ఎక్స్టెన్షన్ ప్రెజర్ మరియు టెంపరేచర్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ వంటి ప్రాసెస్ వేరియబుల్స్ గురించి మరియు ఫ్లో ప్రాసెసస్ లో వాటి యొక్క మెజర్మెంట్ గురించి మరింత గా నేర్చుకుంటాము ఇప్పుడు కదలకుండా ఉండే ఫ్లూయిడ్ యొక్క వెర్టికల్ కాలమ్ యొక్క ప్రెజర్ మరియు దాని డెన్సిటీ ఒక నిర్దిష్ట వేల్యూ ను కలిగి ఉంటుంది మరియు దీనిని రో చేత డినోట్ చేసినట్లైతే మరియు ఫ్లూయిడ్ హైట్ h అయితే పర్టిక్యులర్ డెన్సిటీ యొక్క కంటైనర్లో ఈ ఫ్లూయిడ్ యొక్క ఈ పర్టిక్యులర్ హైట్ ద్వారా వచ్చే ప్రెజర్ హైడ్రో స్టాటిక్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది మరియు దీనిని ఈ rgh గా డిఫైన్ చేయవచ్చు కాబట్టి స్లైడ్లోని ఈ ఫిగర్ లో ఒక కంటైనర్లో ఉన్నకొంత ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ రో గా అక్కడ ఉంచబడిందని చూడండి ఈ కంటైనర్ యొక్క బాటమ్ లో ఒక నిర్దిష్ట వేల్యూ వద్ద ఈ కంటైనర్ యొక్క వాల్ వద్ద కూడా ఫ్లూయిడ్ ప్రెజర్ ని కలిగిస్తుందని ఇక్కడ మనము చూస్తాము ఇప్పుడు ఈ ప్రెజర్ rgh కు సమానంగా ఉంటుందని మీరు చూస్తారు దీనిని హైడ్రో స్టాటిక్ ప్రెజర్ అంటారు అంటే కంటైనర్లోని ఈ ఫ్లూయిడ్ లేదా లిక్విడ్ ద్వారా చూపించే ఈ ఫ్లూయిడ్ యొక్క లెంగ్త్ లేదా హైట్ ఎంత ఉంటుంది మరియు ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ఎలా ఉంటుంది అప్పుడు మీరు హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఏమిటో సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కానీ ఈ టోటల్ ప్రెజర్ అనేది ఈ కంటైనర్ యొక్క సర్ఫేస్ వద్ద మీరు చూసేది కొన్ని అట్మోస్ఫియెరిక్ ప్రెజర్ ఈ కంటైనర్పై పనిచేస్తుంది మరియు ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కు మీరు ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ని యాడ్ చేస్తే అది అక్కడ ఉన్న ఈ కంటైనర్ యొక్క బాటమ్ లో పనిచేసే మొత్తం ప్రెజర్ అవుతుంది కాబట్టి ఇది ఇక్కడ టోటల్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ టోటల్ ప్రెజర్ అనేది ఇక్కడ ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మరియు హైడ్రోస్టాటిక్ ప్రెజర్ కాబట్టి ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఇక్కడ చూపిన విధంగా P0 చేత రిప్రజెంట్ చేయబడింది మరియు హైడ్రోస్టాటిక్ ప్రెజర్ rgh కు సమానంగా ఉంటుంది అయితే ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మరియు హైడ్రోస్టాటిక్ ప్రెజర్ యొక్క సమ్మేషన్ ఈ కంటైనర్ యొక్క ఈ బాటమ్ లో ఉన్న ఫ్లూయిడ్ మరియు అట్మాస్ఫియర్ ద్వారా కలిగే టోటల్ ప్రెజర్ అవుతుంది కాబట్టి వర్టికల్ కంటైనర్ లో ఫ్లూయిడ్ ఉంటే ఫ్లూయిడ్ యొక్క మాస్ కంటైనర్ యొక్క బేస్ మీద ఫోర్స్ ని చూపుతుందని మనము చెప్పగలం కాబట్టి ఫ్లూయిడ్ ఒక నిర్దిష్ట కంటైనర్లో ఉంచినప్పుడల్లా ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ యొక్క బేసిక్ మరియు ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ద్వారా మనము పొందగలిగే ఈ ఫ్లూయిడ్ యొక్క టోటల్ మాస్ ద్వారా వచ్చే ప్రెజర్ ఏమిటి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్నిసార్లు ఈ ప్రెజర్ అనేది హెడ్ ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది ఎందుకంటే ఇది కొన్నిసార్లు అక్కడ ఉన్న ఫ్లూయిడ్ యొక్క లెంగ్త్ ఎంత ఉంటుందో దాని ద్వారా హైడ్రోస్టాటిక్ ప్రెజర్ కొన్నిసార్లు రిప్రజెంట్ చేయబడుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ఫ్లూయిడ్ యొక్క హైపోథెటికల్ కాలమ్ యొక్క హైట్ దాని బేస్ వద్ద కొంత ప్రెజర్ ని కలిగి ఉంటే మరియు పైభాగంలో ప్రెజర్ 0 అయితే ఆ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈక్వేషన్ నుండి P కేవలం rgh సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ నుండి h అనేది P బై rho g కి సమానంగా ఉంటుందని చెప్పగలను కాబట్టి ఈ h ను హెడ్ అని పిలుస్తారు కాబట్టి ప్రెజర్ కొన్నిసార్లు ఈ హెడ్ ద్వారా పరిగణించబడుతుంది మరియు దాని యూనిట్ అనేది లెంగ్త్ యొక్క యూనిట్కు సమానంగా ఉంటుంది ఇది కేవలం హైట్ కానీ ఈ హైట్ మీరు ఈ ఈక్వేషన్ నుండి పొందవచ్చు ఎందుకంటే P అంటే P యొక్క యూనిట్ ఏమిటంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అయితే ఈ rgh యొక్క యూనిట్ దేనికి సమానంగా ఉంటుందని మీరు పొందుతారు కాబట్టి తదనుగుణంగా ఆ ఈక్వేషన్ ని మరియు యూనిట్ ని బానిష్ చేసిన తరువాత మీకు ఈ హెడ్ యొక్క యూనిట్ h లేదా లెంగ్త్ ఉంటుంది లేదా అక్కడ మీటర్ అని చెప్పవచ్చు కాబట్టి ఈ ప్రెజర్ ని హెడ్ గా ఎక్స్ ప్రెస్ చేస్తే ప్రయోజనం ఏమిటంటే ఈ క్వాంటిటీ ఇప్పుడు మెటీరియల్ ప్రాపర్టీ నుండి ఇన్ డిపెండెంట్ గా ఉంటుంది అందువల్ల కొన్నిసార్లు ప్రెజర్ అనేది హెడ్ ద్వారా రిప్రజెంట్ చేయబడుతుంది మరియు ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫ్లూయిడ్ ఎలిమెంట్ పై కొంత హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఉంటుందని మనము చెప్పాము ఇప్పుడు ఆ లిక్విడ్ సర్టెన్ డిస్టెన్స్ లేదా సర్టెన్ హైట్ కలిగి ఉంటే మనము ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ని సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు కానీ కొన్నిసార్లు మనము ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ని మరింత జనరల్ ఫార్మాట్ లో ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చూస్తారు ఒక కంటైనర్లో ఉంచబడిన సర్టెన్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకుని లేదా అది కాండ్యూయిట్ గా ఫ్లో అవుతుంటే ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ నుండి ఈ స్టాటిక్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లో ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ యొక్క ఎక్స్ప్రెషన్ ను మనం సులభంగా పొందవచ్చు కాబట్టి ఈ కేసు లో ఇక్కడ x y మరియు z అనేవి ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క వాల్యూమ్ యొక్క డైమెన్షన్స్ అని కన్సిడర్ చేస్తే దాని వాల్యూమ్ dx ఇంటూ dy ఇంటూ dz ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మీకు ఈ స్లైడ్లోని ఫిగర్ లో చూపిన విధంగా ఈ ఫ్లూయిడ్ డెవలప్మెంట్ ని కన్సిడర్ చేస్తే ప్రెజర్ P ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క సెంటర్ లో పని చేస్తుందని మీరు చూస్తారు మరియు దీనికి 6 ఫేసెస్ ఉంటాయి మరియు ఈ 6 ఫేసెస్ కి ప్రెజర్ అన్ని డైరెక్షన్స్ నుండి అప్లై అవుతుంది కాబట్టి మనము x y మరియు z డైరెక్షన్ ను కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు x y మరియు z డైరెక్షన్ లో dx dy మరియు dz వంటి డైమెన్షన్స్ యొక్క ఈ వాల్యూమ్ యొక్క ఎలిమెంట్ ని కన్సిడర్ చేసుకుంటే అప్పుడు మనకు 6 ఫేసెస్ ఉంటాయని కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రతి ఫేస్ మీద చుట్టుపక్కల ఉన్న ఫ్లూయిడ్ నుండి వచ్చే ప్రెజర్ ఎలా ఉండాలి కాబట్టి ఆ కేసు లో ఎలిమెంట్ పై పనిచేస్తున్న ఈ మొత్తం ఫోర్స్ ని వాస్తవానికి dF వలె ఎక్స్ప్రెస్ చేయవచ్చు అప్పుడు ఈ dF అంటే ఇక్కడ ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క స్మాల్ వాల్యూమ్ పై స్మాల్ పోర్షన్ యాక్ట్ చేస్తుంది అని కన్సిడర్ చేసుకుంటాము కాబట్టి ఎలిమెంట్ పై పనిచేసే టోటల్ ఫోర్స్ dF అవుతుంది ఇప్పుడు ఈ dF వాస్తవానికి బాడీ ఫోర్స్ యొక్క సమ్ అవుతుంది మరియు ఈ చిన్న ఫ్లూయిడ్ ఎలిమెంట్ పై పనిచేసే నెట్ సర్ఫేస్ ఫోర్స్ ఏమిటి కాబట్టి ఈ చిన్న ఫ్లూయిడ్ ఎలిమెంట్ కొంత బాడీ ఫోర్స్ ని కలిగి ఉంటుంది అది గ్రావిటీ ఫోర్స్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ బాడీ ఫోర్స్ మరియు ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క సర్ఫేస్ పై పనిచేసే టోటల్ ఫోర్స్ అనేది నెట్ సర్ఫేస్ ఫోర్స్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ x డైరెక్షన్ లో ఉన్నట్లుగా ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ లో ఇక్కడ 2 ఫోర్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ నుండి ప్రెజర్ కి లోనవుతాయి మనము దానిని కన్సిడర్ చేసుకుంటే ఈ డైరెక్షన్ లో కూడా ఫోర్స్ పనిచేస్తుంది ఇప్పుడు ఈ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది కాబట్టి కొంత నెట్ ఫోర్స్ దీనిపై x డైరెక్షన్ లో ఉంటుంది అని చెప్పండి కాబట్టి మనము క్యాలిక్యులేట్ చేయాల్సిన నెట్ సర్ఫేస్ ఫోర్స్ ఎలా ఉండాలి కాబట్టి మనము మొదట బాడీ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేయాలి బాడీ ఫోర్స్ అనేది గ్రావిటీ ఫోర్స్ కి సమానంగా ఉంటుందిఇది m ఇంటూ z గా పిలువబడుతుంది కాబట్టి ఇక్కడ m అంటే ఏమిటి మనము ఫ్లూయిడ్ ఎలిమెంట్ వాల్యూమ్ dx dy మరియు dz ను కన్సిడర్ చేసుకున్నాము కాబట్టి ఇది వాల్యూమ్ కాబట్టి ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మనకు తెలిస్తే మాస్ ఎలా ఉండాలి కాబట్టి డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అనేది మాస్ అవుతుంది కాబట్టి డెన్సిటీ rho అని మనకు తెలుసు మరియు వాల్యూమ్ dx dy మరియు dz కాబట్టి మనం ఇక్కడ rho ను dx dy మరియు dz లోకి వ్రాయవచ్చు కాబట్టి ఇది మాస్ అవుతుంది మరియు మనము ఈ మాస్ ని ఈ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ తో మల్టిప్లై చేస్తే అది బాడీ మాస్ అని మీరు చెప్పగలరు అప్పుడు మీరు 6 ఫేసెస్ పై పనిచేసే నెట్ సర్ఫేస్ ఫోర్స్ ఏమిటో కాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు మొదట మీరు x డైరెక్షన్ లో కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి ఫిగర్ లో చూపిన విధంగా ఇక్కడ ఈ ఫేస్ పై పనిచేసే ఫోర్స్ ఏమిటి కాబట్టి అది P ప్లస్ dou P dou x ఇంటూ dx బై 2 ఇంటూ dydz ఇది ఎందుకు ఇలా వస్తోంది సెంటర్ లో P గా పనిచేసే ఫోర్సెస్ మనకు తెలుసు అయితే ఇక్కడ ఈ ఫేస్ ని మీరు చూస్తారు ఇది ఇక్కడ dy మరియు dz dydz కాబట్టి ఈ ఫేస్ dx డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ ఫేస్ వద్ద ప్రెజర్ గ్రేడియంట్ ఏమిటి ఇది డౌ P బై డౌ x అవుతుంది ఇప్పుడు ఈ ప్రెజర్ గ్రేడియంట్ dx యొక్క లెంగ్త్ dx బై 2 ఉంటుంది కాబట్టి dx బై 2 ఎందుకంటే ఈ ఫేస్ నుండి ఈ ఫేస్ వరకు మొత్తం డిస్టెన్స్ x కాబట్టి కాబట్టి ఇక్కడ సెంటర్ నుండి ఈ ఫేస్ వరకు dx బై 2 డిస్టెన్స్ ఉంటుంది అప్పుడు మనం ఈ డిస్టెన్స్ dx బై 2 గా కలిగి ఉండవచ్చు ఇప్పుడు మీరు ప్రెజర్ గ్రేడియంట్ ను ఈ dx బై 2 డిస్టెన్స్ తో మల్టిప్లై చేస్తే అప్పుడు మనకు ఈ dx బై 2 లో ప్రెజర్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రెజర్ డిఫరెన్స్ అనేది అక్కడ సర్ఫేస్ వద్ద ఉన్న ప్రెజర్ ఏమిటో మనకు ఇస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ x డైరెక్షన్ లో సర్ఫేస్ వద్ద ఈ సమయంలో ప్రెజర్ ఏమిటి మరియు సర్ఫేస్ వద్ద ప్రెజర్ ఏమిటో మనం సులభంగా చెప్పగలం కాబట్టి ఇది PPy dy2dx dz కాబట్టి ఈ విధంగా ఇక్కడ నెట్ ఫోర్స్ ఏమిటో మనం కాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి మొదట మనము ఈ పాజిటివ్ డైరెక్షన్ లో ప్రెజర్ ఏమిటో కాలిక్యులేట్ చేయాలి మరియు నెగటివ్ డైరెక్షన్ లో ప్రెజర్ ఏమిటో కాలిక్యులేట్ చేయాలి కాబట్టి మనము ఈ పాజిటివ్ రెండింటిని ఇక్కడ ఈ వైపు న ఉన్న ప్రెజర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనము ఇక్కడ ఈ ఈక్వేషన్ ద్వారా సులభంగా ఎక్స్ప్రెస్ చేయవచ్చు కాబట్టి ఇది x డైరెక్షన్ లో ఉంటుంది అదేవిధంగా dxdz ఫేస్ మనకు తెలుసు మనము ఇక్కడ ఇలాంటి ప్రెజర్ ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు అదేవిధంగా ఈ dxdy ప్లేన్ లేదా ఫేస్ లో అక్కడ ఉన్న నెట్ ఫోర్స్ ఏమిటో మనము ఎక్స్ప్రెస్ చేయవచ్చు కాబట్టి మనము ఈ 6 ఫేసెస్ పై పనిచేసే నెట్ ఫోర్స్ ని యాడ్ చేస్తే ఈ ఈక్వేషన్ ని ఇలా పొందవచ్చు Px Py Pzdx dy dz కాబట్టి ఈ విధంగా 6 ఫేసెస్ పై పనిచేసే నెట్ ఫోర్స్ ఏమిటో మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు ఈ ఈ క్వేషన్ లో ఈ నెట్ ఫోర్స్ మరియు బాడీ ఫోర్స్ ని సబ్స్టిట్యూట్ చేస్తే ఎలిమెంట్ పై పనిచేసే టోటల్ ఫోర్స్ ఇక్కడ ఈ ఈ క్వేషన్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడుతుంది కాబట్టి dF అనేది Px Py Pzdx dy dz బాడీ ఫోర్సెస్ కు సమానం న్యూటోనియన్ లా ప్రకారంస్మాల్ అమౌంట్ ఫోర్స్ అనేది మాస్ ఇంటూ యాక్సిలరేషన్ కు సమానం అవుతుందని మనం చూడవచ్చు కాబట్టి మనము స్మాల్ అమౌంట్ మాసెస్ ని కన్సిడర్ చేస్తే dm మరియు దాని యాక్సిలరేషన్ a అని మనకు తెలుసు ఈ యాక్సిలరేషన్ x డైరెక్షన్ లో y డైరెక్షన్ లో మరియు z డైరెక్షన్ లో కూడా ఉంటుందని తెలుసు కాబట్టి dm ఏమిటో మనం ఇక్కడ వ్రాయవచ్చు rho dV ఇంటూ a r అనేది డెన్సిటీ మరియు dV అనేది dxdydz అని పిలువబడే స్మాల్ వాల్యూమ్ మరియు తరువాత మాస్ అనేది dV ఇంటూ rho అవుతుంది తరువాత అది యాక్సిలరేషన్ అవుతుంది కాబట్టి దీనిని న్యూటన్ ప్రకారం ఫోర్స్ గా పిలుస్తారు అప్పుడు న్యూటోనియన్ లా లేదా ఫోర్స్ యొక్క న్యూటన్ లా అని మనము చూడవచ్చు అవి యాక్సిలరేషన్ లోకి మాస్ గా ఉంటాయి మరియు స్టాటిక్ ఫ్లూయిడ్ కోసం ఎటువంటి యాక్సిలరేషన్ ఉండదని మనము చెప్పగలం కాబట్టి a అనేది 0 కి సమానం కాబట్టి ఈ సందర్భంలో dF 0 కి సమానంగా ఉంటుంది అందువల్ల మనము ఈ dF ని ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మరియు అది ఈ ఈక్వేషన్ ద్వారా 0 కి దగ్గరగా ఉంటుంది అప్పుడు మీరు ఇలా చెప్పవచ్చు Px Py Pz ρg అనేది 0 కి సమానంగా ఉంటుంది ఈ సందర్భంలో g అనేది గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ఈ యాక్సిలరేషన్ సాధారణంగా g గా ఇక్కడ జనరల్గా పరిగణించవచ్చని మనకు తెలుసు కానీ అది వర్టికల్ డైరెక్షన్ లో పని చేస్తుంటే మనము దానిని గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ గా కన్సిడర్ చేసుకోవాలి లేకపోతే మనము గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ కాకుండా వేరే యాక్సిలరేషన్ యొక్క వేల్యూను కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ g ను మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుంటే ఇది x మరియు y డైరెక్షన్ లో 0 కి సమానం అంటే x మరియు y డైరెక్షన్ లో ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనేది స్టాటిక్ కండిషన్ లో ఉన్నందున యాక్సిలరేషన్ ఉండదు కాబట్టి z డైరెక్షన్ లో g అనేది గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ కి సమానంగా ఉంటుందని మరియు ఈ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ అనేది 9 81 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కి సమానంగా ఉంటుందని చెప్పగలరు కాబట్టి చివరకు ఈ g ను z డైరెక్షన్ లో సబ్స్టిట్యూట్ చేసిన తరువాత మైనస్ dp dz అనేది మైనస్ rg కి సమానంగా ఉంటుందని మనం సులభంగా చెప్పగలం కాబట్టి వీటి నుండి ఇక్కడ P1 మైనస్ P2 అనేది మైనస్ rho g ఇంటూ Z1 మైనస్ Z2 కి సమానంగా ఉంటుందని చెప్పగలము ఈ Z1 మైనస్ Z2 రెండు పాయింట్ల మధ్య డిస్టెన్స్ మరియు P1 మైనస్ P2 రెండు పాయింట్ల మధ్య ప్రెజర్ కి సమానం కాబట్టి ఈ సందర్భంలో స్లైడ్లలో ఇక్కడ చూపినట్లుగా సర్ఫేస్ వద్ద ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ పై ఇక్కడ ఉన్న రెండు పాయింట్ల ను కన్సిడర్ చేస్తే మనము ఇక్కడ పాయింట్ 1 గా డినోట్ చేసినట్లైతే మరియు డెప్త్ h వద్ద ఇక్కడ పాయింట్ 2 ఉంది అప్పుడు ఇక్కడ పాయింట్ 1 దగ్గర అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మాత్రమే పొందుతారని లేదా పాయింట్ 2 వద్ద ఇక్కడ సర్టెన్ హైట్ h లో ప్రెజర్ ను పొందుతారని చెప్పవచ్చు ఆ h హైడ్రోస్టాటిక్ హెడ్ కు సమానంగా ఉంటుంది మరియు వీటి ఆధారంగా మనము ఈ ఈక్వేషన్ ద్వారా P0 మైనస్ P2 గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ 1 దగ్గర ప్రెజర్ P0 అనేది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మరియు ఈ పాయింట్ 2 దగ్గర ప్రెజర్ అనేది P2 కాబట్టి ఇక్కడ P0 మైనస్ P2 అనేది మైనస్ rho g ఇంటూ Z1 మైనస్ Z2 కు సమానం గా ఉంటుంది ఇక్కడ ఈ సమయంలో పాయింట్ 1 దగ్గర డాటమ్ లైన్ కన్సిడర్ చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ 0 మరియు ఇక్కడ Z2 బేసికల్ గా Z కి నెగటివ్ డైరెక్షన్ లో ఉన్నందున ఇది మైనస్ h అవుతుంది కాబట్టి 0 మైనస్ ఆఫ్ మైనస్ h ఎందుకంటే ఇక్కడ Z2 మైనస్ h కి సమానంగా ఉంటుంది కాబట్టి చివరికి ఈ P2 మైనస్ P0 అనేది rgh కు సమానంగా ఉంటుందని చెప్పగలము కాబట్టి ఈ P2 అనేది P0 rgh h కి సమానంగా ఉంటుంది ఇప్పుడు ఈ P0 అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కాబట్టి ఈ విధంగా x y మరియు z డైరెక్షన్స్ లో స్టాటిక్ కండిషన్ లో ఉన్న స్మాల్ ఫ్లూయిడ్ ఎలిమెంట్ ని మరియు అన్ని డైరెక్షన్స్ నుండి ఒక సర్టెన్ అమౌంట్ లో ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ పై యాక్టింగ్ ఫోర్స్ ను కన్సిడర్ చేసుకోవడం ఆధారంగా మనము ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ని డిరైవ్ చేయవచ్చు కాబట్టి దీని ఆధారంగా మనం ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఎలా ఉండాలో డిరైవ్ చేయవచ్చు మరియు ఈ ఆసక్తికరమైన ఈక్వేషన్ ని ఇక్కడ పొందాము ఇది P1 మైనస్ P2 కు సమానంగా ఉంటుందిఅది మైనస్ rho g Z1 మైనస్ Z2 కు సమానంగా ఉంటుంది ఇది మీరు గుర్తుంచుకోవాలి ఎందుకంటే పైపు లేదా ఇతర కండ్యూట్ లేదా ఇతర సిస్టమ్ లేదా మనము క్యాలిక్యులేట్ చేయాల్సిన ఇతర యూనిట్ ద్వారా ఫ్లో అయ్యేటప్పుడు ఫ్లూయిడ్ ఫ్లో యొక్క ప్రెజర్ ని ఎస్టిమేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ ఉపయోగపడుతుంది మనము ఎస్టిమేట్ చేయాలి మనము రెండు పాయింట్ల మధ్య ప్రెజర్ ని పొందాలి మరియు ఈ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేయడానికి సహాయపడుతుంది కాబట్టి ఎలా లెక్కించాలి అక్కడ ఉన్న ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఈక్వేషన్ ని ఎలా ఉపయోగించాలి అనే దానిపై కొన్ని ఉదాహరణలు ఇస్తాము ఇప్పుడు ఎర్త్ అట్మాస్పియర్ పై భాగంలో 0 ప్రెజర్ తో ఫ్లూయిడ్ కాలమ్గా కన్సిడర్ చేయవచ్చు మరియు సీ లెవెల్ లో ఉన్నట్లుగా ఈ కాలమ్ యొక్క బేస్ వద్ద ఉన్న ఫ్లూయిడ్ ప్రెజర్ మనము కన్సిడర్ చేయాల్సిన అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మరియు ఒక ఫ్లూయిడ్ యొక్క అబ్సొల్యూట్ ప్రెజర్ అనేది అక్కడ ఒక పర్ఫెక్ట్ వాక్యూమ్ కు సంబంధించిన ప్రెజర్ అది P గా ఉంటుంది 0 కి సమానం గేజ్ ప్రెజర్ బేసిక్ గా ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సంబంధించి ఫ్లూయిడ్ యొక్క ప్రెజర్ ఇది రిఫరెన్స్ ప్రెజర్ 0 యొక్క గేజ్ ప్రెజర్ అనేది ఫ్లూయిడ్ యొక్క అబ్సొల్యూట్ ప్రెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సమానమని సూచిస్తుంది కాబట్టి అబ్సొల్యూట్ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనము ఈ ఈక్వేషన్ ని ఉపయోగించాలి లేదా ఈ ఈక్వేషన్ ని గుర్తుంచుకోవాలి బేసిక్ గా ఒక సిస్టమ్ లో ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు ప్రవహించేటప్పుడు మరియు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని కన్సిడర్ చేసుకోకుండా అది ఏ విధమైన ప్రెజర్ ని కలిగిస్తుందో అది గేజ్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది కాబట్టి అబ్సొల్యూట్ ప్రెజర్ అనేది బేసిక్ గా గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా మీరు గేజ్ ప్రెజర్ ని గుర్తుంచుకోవాలి అయితే అబ్సొల్యూట్ ప్రెజర్ ఏమిటి మనము అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే అక్కడ గేజ్ ప్రెజర్ వస్తుంది కాబట్టి మనము ఈ ఈక్వేషన్ ని గుర్తుంచుకోవాలి అబ్సొల్యూట్ ప్రెజర్ అనేది గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సమానంగా ఉంటుంది మనకు మీటరు స్క్వేర్ కి న్యూటన్ చెప్పిన ప్రెజర్ యూనిట్ ఏమిటి CCS యూనిట్లో ఇది సెంటీమీటర్ స్క్వేర్ కి డైన్ అయితే అమెరికన్ ఇంజనీరింగ్ సిస్టమ్ లో ఈ యూనిట్ psi అవుతుంది అంటే పౌండ్ ఫోర్స్ పర్ ఇంచ్ స్క్వేర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అబ్సొల్యూట్ ప్రెజర్ గేజ్ ప్రెజర్ మరియు వాక్యూమ్ ప్రెజర్ వంటి వివిధ రకాల ప్రెజర్ లు ఏమిటి వాక్యూమ్ ప్రెజర్ అనేది గేజ్ ప్రెజర్ ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కంటే తక్కువగా ఉంటుంది ఈ ప్రెజర్ లు కాకుండా పైపు లేదా మరే ఇతర సిస్టమ్ ద్వారా ఫ్లూయిడ్ కదులుతున్నప్పుడు మనకు వివిధ రకాలైన ప్రెజర్ లు ఉన్నాయి ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు మెజర్ చేయగల ప్రెజర్ మీరు చూస్తారు టోటల్ ప్రెజర్ వాస్తవానికి ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ మరియు ఫ్రిక్షనల్ ప్రెజర్ యొక్క సమ్మేషన్ అవుతుంది మరియు క్రాస్ సెక్షనల్ ఏరియా యొక్క చేంజ్ లేదా పైపుకు ఏదైనా హీట్ ఎనర్జీ సప్లై కారణంగా ఏదైనా ప్రెజర్ ఉంటే లేదా ఈ కండ్యూట్ మీద పనిచేసే ఫోర్స్ మాగ్నెటిక్ ఫోర్స్ ఎలక్ట్రికల్ ఫోర్స్ లేదా ఇతర ఫోర్స్ లేదా పైపు లోపల ఏదైనా మొమెంటం యొక్క చేంజ్ ఉంటే లేదా అక్కడ ఏదైనా సిస్టమ్ ఉంటే టోటల్ ప్రెజర్ వాస్తవానికి ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ మరియు ఫ్రిక్షనల్ ప్రెజర్ యొక్క సమ్మేషన్ అవుతుంది కాబట్టి ఆ సందర్భంలో టోటల్ ప్రెజర్ అనేది ఫ్రిక్షన్ వల్ల వచ్చే ప్రెజర్ హైడ్రోస్టాటిక్ వల్ల వచ్చే ప్రెజర్ మరియు మొమెంటం యొక్క చేంజ్ వల్ల వచ్చే ప్రెజర్ లేదా సిస్టమ్ పై ఇతర ఫోర్స్ కారణంగా వచ్చే ప్రెజర్ కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇవి మీరు గుర్తుంచుకోవలసిన వివిధ రకాల ప్రెజర్ లు స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఏమిటో కూడా మనము తెలుసుకోవాలి ఇది సీ లెవెల్ లో 760 మిల్లీమీటర్ మెర్క్యూరీ లేదా 1 అట్మాస్ఫియర్ కి సమానమైన ప్రెజర్ మరియు 0 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద డిఫైన్ చేయబడింది కాబట్టి ఇది మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో 1 అట్మాస్ఫియర్ 760 మిల్లీమీటర్ల మెర్క్యూరీ కి సమానం అంటే ఒక కాలమ్లో మనము మెర్క్యూరీ తీసుకుంటే 760 మిల్లీమీటర్ల లెంగ్త్ గల మెర్క్యూరీ తీసుకుంటే ప్రెజర్ ఏమిటో మనము చూస్తాము కాబట్టి ఆ సందర్భంలో మెర్క్యూరీ కారణంగా రెండు అమౌంట్ల హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఏమిటి ఇది వాస్తవానికి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సమానం కాబట్టి ఇది వాస్తవానికి క్యాలిక్యులేషన్ తర్వాత ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు మళ్ళీ రో g ఇంటూ h రో ఆఫ్ మెర్క్యూరీ మెర్క్యూరీ డెన్సిటీ మీటర్ క్యూబ్కు 13600 kg లు g అనేది 9 81 అని మీకు తెలుసు మరియు h ఇక్కడ ఉందని తెలుసు ఇది 766 మిల్లీమీటర్ మీరు దానిని మీటర్గా మార్చాలి అంటే సెవెన్ పాయింట్ సిక్స్ జీరో 7 అలాంటప్పుడు సెంటీమీటర్ కొన్నిసార్లు ఇది 76 సెంటీమీటర్ల మెర్క్యూరీ గా రిప్రజెంట్ చేయబడుతుందని మీరు చూస్తారు మరియు మీరు దానిని 0 760 మీటర్ వంటి మీటర్గా మార్చాలి అప్పుడు మనకు డెన్సిటీ వంటి 13600 ఇంటూ 9 81 ఇంటూ 0 760 గా మల్టిప్లై చేయబడితే అప్పుడు మనకు ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ 1 013 ఇంటూ 10 టూ ది పవర్ 5 పొందుతాము ఇది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కు సమానం కాబట్టి కాబట్టి 1000 తో డివైడ్ చేస్తే 101 3 కిలో పాస్కల్ ను అప్పుడు మీరు పొందుతారు ఇది కూడా 1 ఇంటూ 10 టూ 1 013 ఇంటూ 10 టూ ది పవర్ 5 పాస్కల్ వంటి బార్గా పరిగణించబడుతుంది దీనిని 1 013 బార్ అని పిలుస్తారు అదేవిధంగా ఈ స్టాండర్డ్ ప్రెజర్ ని AE సిస్టమ్ ద్వారా డిఫైన్ చేయవచ్చు ఇది 14 696 psi కి సమానం అవుతుంది లేదా 14 7 psi అని చెప్పవచ్చు కాబట్టి ఇది కూడా 29 92 ఇంచ్ మెర్క్యూరీ కి సమానంగా ఉంటుంది మరియు ఇది అక్కడ 33 91 ఫీట్ ల వాటర్ కాలమ్ ప్రెజర్ అని కూడా మనము చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా మనము ఆ స్టాండర్డ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని వేర్వేరు లేదా వేర్వేరు యూనిట్ల ద్వారా రిప్రజెంట్ చేయవచ్చు ఇప్పుడు ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్ కు ప్రెజర్ లో కొన్ని మార్పిడులు ఉన్నాయి ఇది స్లయిడ్లో ఇవ్వబడింది మీరు ఈ కన్వర్షన్ ద్వారా వెళ్ళవచ్చు మీ తదుపరి క్యాలిక్యులేషన్ కోసం ఈ కన్వర్షన్ టేబుల్ ఉపయోగపడుతుంది ఇప్పుడు స్టాండర్డ్ నార్మల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ ఐడిఎల్ గ్యాసెస్ ప్రాపర్టీస్ మరియు ప్రాసెస్ లను ఎక్స్ ప్రెస్ చేయటానికి స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ స్టాండర్డ్ రిఫరెన్స్ పాయింట్ గా ఉపయోగించబడుతుందని మనము కూడా తెలుసుకోవాలి కాబట్టి ఆ సందర్భంలో 0 డిగ్రీల సెంటీగ్రేడ్ మరియు 100 325 కిలో పాస్కల్ లేదా 1 బార్ వద్ద IUPAC చేత STP సెట్ చేయబడింది ఇది STP అంటే స్టాండర్డ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ అయితే NTP మరొక స్టేట్ దీనిని నార్మల్ టెంపరేచర్ మరియు ప్రెజర్ అంటారు ఇది సాధారణంగా 101 325 కిలో పాస్కల్ వద్ద సెట్ చేయబడింది అయితే టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ కాదు అక్కడ 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది కాబట్టి ఈ STP మరియు NTP మధ్య డిఫరెన్స్ ఉంది అది ఏమిటంటే ప్రెజర్ ఒకేలా ఉంటుంది కానీ టెంపరేచర్ డిఫెరెంట్ గా ఉంటుంది STP విషయంలో టెంపరేచర్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్ అయితే NTP విషయంలో టెంపరేచర్ 0 నుండి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది మనం ఒక పర్టిక్యులర్ సిస్టమ్ లో స్టాండర్డ్ ప్రెజర్ లేదా ప్రెజర్ ని పొందుతున్నామని మీరు చెప్పవచ్చు ఆ ప్రెజర్ ని ఎలా మెజర్ చేయాలి పైపు ద్వారా లేదా అక్కడ ఉన్న ఇతర సిస్టమ్స్ ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో అయ్యేటప్పుడు ప్రెజర్ ని ఎస్టిమేట్ చేయడానికి లేదా ప్రెజర్ ని మెజర్ చేయడానికి వివిధ రకాల ప్రెజర్ సెన్సింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మాదిరిగా బౌర్డాన్ గేజ్ డయాఫ్రాగమ్ క్యాప్సూల్ కెపాసిటన్స్ సెన్సార్ కాలమ్ ఆఫ్ ఫ్లూయిడ్ మానోమీటర్ బారోమీటర్ సిలికాన్ డయాఫ్రాగమ్ మరియు సెమీకండక్టర్ స్ట్రెయిన్ గేజ్లు ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు లాబరేటరీ స్కేల్ లో మానోమీటర్లో చాలా భాగం U షేపుడ్ డివైస్ ఇది సిస్టమ్ లో ఫ్లూయిడ్ ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఈ మానోమీటర్ U షేపుడ్ డివైస్ ఇది ప్రాసెస్ యూనిట్లోని ఇతర ఫ్లూయిడ్స్ కంటే ఎక్కువ డెన్సిటీ కలిగిన ఫ్లూయిడ్ ని ఉపయోగిస్తుంది కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఈ మానోమీటర్లు వాస్తవానికి ఇన్ ఎక్సపెన్సివ్ మరియు సింపుల్ మరియు ఇది మనకు ఆక్యురేట్ మెజర్మెంట్ ని ఇస్తుంది ఇవి బేసిక్ గా సిస్టమ్ లోని ఫ్లూయిడ్ ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు మరియు మనము ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయగల మానోమీటర్ యొక్క సర్టెన్ ప్రిన్సిపుల్ ఉంటుందని మనము చెప్పగలం కాబట్టి ఫ్లూయిడ్ సిస్టమ్ లో ఆ మానోమీటర్ ఎలా పని చేస్తుందో అక్కడ ఈ మానోమీటర్ నుండి ప్రెజర్ ని పొందుతాము కాబట్టి మానోమీటర్ అనేది U షేపుడ్ డివైస్ ఆ ఫ్లూయిడ్ ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగించబడుతుందని నేను చెప్పాను మరియు ఈ సందర్భంలో ఏ ఫ్లూయిడ్ ని ఉపయోగిస్తున్నారో సాధారణంగా ఇది సిస్టమ్ ద్వారా ఫ్లో అయ్యే ఫ్లూయిడ్ కి సంబంధించి ఎక్కువ డెన్సిటీ ను కలిగి ఉంటుంది మరియు ఇది హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఆధారంగా పనిచేస్తుంది ఈ U ట్యూబ్ మానోమీటర్ యొక్క ప్రతి లెగ్ లో ఫ్లూయిడ్ ఒకే లెవెల్ లో ఒకే విధంగా ఉండాలి కాబట్టి U ట్యూబ్ మానోమీటర్ యొక్క స్కీమాటిక్ ఇక్కడ స్లైడ్లలో చూపబడింది ఇది టూ లెగ్స్ లెఫ్ట్ లెగ్ మరియు రైట్ లెగ్ కలిగి ఉంటుంది మనము U ట్యూబ్ మానోమీటర్ లో కొంత ఫ్లూయిడ్ ని చూసాము ఇది సిస్టమ్ ద్వారా ఫ్లో అయ్యే ఇతర ఫ్లూయిడ్స్ తో పోలిస్తే ఎక్కువ డెన్స్ గా ఉంటుంది మరియు ఈ సందర్భంలో ఈ హై డెన్సిటీ ఫ్లూయిడ్ అనేది మానోమీటర్ లెగ్ పై ప్రెజర్ వచ్చినప్పుడు ఫ్లూయిడ్ కొద్దిగా పైకి కదులుతుందని మీరు చూస్తారు మరియు ఈ ఫ్లూయిడ్ లెవెల్ కి డిఫరెన్స్ ఉంటుంది లేదా మనము ఆ మానోమీటర్ లోపల ఫ్లూయిడ్ లెవెల్ ని చెప్పవచ్చు మరియు దాని ఆధారంగా సిస్టమ్ లోని ఆ ఫ్లూయిడ్ ద్వారా హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఎలా ఉండాలి అని మనము కాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఫ్లూయిడ్ యొక్క మాస్ వలన కలిగే హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ని మనం డెటెర్మిన్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అది కేవలం గేజ్ ప్రెజర్ ద్వారా ఇవ్వబడుతుంది అది P గా ఉంటుంది అది F బై A గా ఉంటుంది అంటే mg బై A mg అంటే rVg బై A rho అనేది డెన్సిటీ V అనేది వాల్యూమ్ మరియు g అనేది గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ A అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా ఆపై మీరు ఇక్కడ ఫిగర్ లో చూపిన విధంగా A ఇంటూ h ఇంటూ rho అని చెప్పవచ్చు ఈ ఫ్లూయిడ్ యొక్క ఈ రైట్ లెగ్ అనేది ఇనీషియల్ లెఫ్ట్ లెగ్ లెవెల్ కంటే ఎక్కువగా ఉంటుందని అనుకుందాం కాబట్టి ఈ లిక్విడ్ ద్వారా ఆ ఫోర్స్ ఎలా ఉండాలి అది h యొక్క ఈ లెంగ్త్ లో చూపబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఇది rho ఇంటూ A ఇంటూ h ఇంటూ g బై A గా ఉంటుంది కాబట్టి ఇది g ఇంటూ h ఇంటూ h గా ఉంటుంది కాబట్టి ఇక్కడ అబ్సొల్యూట్ ప్రెజర్ అనేది ఈ గేజ్ ప్రెజర్ ప్లస్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సమానంగా ఉంటుంది కాబట్టి హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ యొక్క ఈ స్మాల్ h ఆధారంగా ఉంటుంది ఇది గేజ్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది అయితే ఈ గేజ్ ప్రెజర్ పై అదనపు ప్రెజర్ ఉంటుంది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ అప్పుడు సర్ఫేస్ పై పనిచేస్తుంది ఇప్పుడు ఈ గేజ్ ప్రెజర్ మరియు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ మొత్తం అబ్సొల్యూట్ ప్రెజర్ కి సమానంగా ఉంటుంది ప్రెజర్ ని ఎస్టిమేట్ చేయడానికి సాధారణంగా వివిధ రకాల మానోమీటర్ల ను ఉపయోగిస్తారు సాధారణంగా మానోమీటర్ల యొక్క 3 డిఫెరెంట్ అరేంజిమెంట్స్ వాస్తవానికి డెన్స్ లిక్విడ్ యొక్క కాలమ్ ఉపయోగించి ఈ ప్రెజర్ ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు ఒకటి ఇక్కడ చూపిన విధంగా ఓపెన్ ఎండ్ మానోమీటర్ ఈ సందర్భంలో లెగ్ యొక్క ఒక చివర ఇది మానోమీటర్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఈ మానోమీటర్ యొక్క ఒక చివర తెరిచి ఉంటుంది అందుకే దీనిని ఓపెన్ ఎండ్ మానోమీటర్ అని పిలుస్తారు మరియు మరొకటి డిఫరెన్షియల్ మానోమీటర్ ఈ సందర్భంలోపైప్ ద్వారా ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే ఈ రెండు లెగ్స్ ప్రాసెస్ సిస్టమ్తో కనెక్ట్ అవుతాయి అప్పుడు 1 మరియు 2 అనే రెండు పాయింట్ల వద్ద ఈ మానోమీటర్ లెగ్ కనెక్ట్ చేయబడుతుంది కాబట్టి ఇది మనకు ఆ ప్రెజర్ డిఫరెన్స్ ని ఇస్తుంది అందుకే దీనిని డిఫరెన్షియల్ మానోమీటర్ అంటారు ఈ సందర్భంలో ఫ్లో యొక్క డైరెక్షన్ లో ప్రెజర్ తగ్గుతుందని మీరు గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ పాయింట్ 1 మరియు 2 వద్ద P 1 మరియు P 2 వద్ద ఈ విధంగా ప్రెజర్ ఇస్తే పాయింట్ 2 వద్ద ప్రెజర్ తక్కువగా ఉంటుంది అయితే పాయింట్ 1 వద్ద ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లో యొక్క డైరెక్షన్ లో ప్రెజర్ తగ్గుతుంది కాబట్టి ప్రెజర్ డిఫరెన్స్ P1 మైనస్ P2 కు సమానంగా ఉంటుంది లేదా మీరు P2 మైనస్ P1 ను కన్సిడర్ చేసుకుంటే అది నెగటివ్ డెల్టా P లేదా నెగటివ్ ప్రెజర్ డిఫరెన్స్ అవుతుంది క్లోజ్డ్ ఎండ్ మానోమీటర్ అనేది కూడా అబ్సొల్యూట్ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు ఈ సందర్భంలో ఒక లెగ్ సీల్ చేసి ఉన్నది మరియు మరొక లెగ్ ఓపెన్ చేసి ఉన్నది ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని మెజర్ చేస్తుంది కాబట్టి ఈ సందర్భంలో చాలా ఆసక్తికరంగా ఒక లెగ్ ఇక్కడ ఇలా సీల్ చేసి ఉన్నది మరియు మరొక లెగ్ ప్రాసెస్ సిస్టమ్ కు కనెక్ట్ అయ్యి ఉంది మరియు దీనిని బారోమీటర్ అని పిలుస్తారు ఈ సందర్భంలో ఎప్పుడైనా రైట్ లెగ్ సీల్ అయ్యి ఆ డెన్సర్ లిక్విడ్ కి మరియు ఆ సీల్డ్ ఎండ్ కి మధ్య ఓపెన్ స్పేస్ ఉంటుంది ఓపెన్ స్పేస్ కాదు అక్కడ స్పేస్ ఉంటుంది కానీ అక్కడ ఒక కొంత మొత్తంలో గ్యాస్ ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు కాబట్టి గ్యాస్ లేనట్లయితే ప్రెజర్ 0 అవుతుంది అయితే కొంత గ్యాస్ ఉంటే మనము కన్సిడర్ చేయాల్సిన స్పేస్ ద్వారా కొంత ప్రెజర్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రెజర్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి లెక్కించడానికి ఈ క్లోజ్డ్ ఎండ్ మానోమీటర్ కూడా ఉపయోగించబడుతుంది కొన్నిసార్లు ఇన్ క్లయిన్ద్ మానోమీటర్ల ను సాధారణంగా కన్వెన్షనల్ ఇన్స్టాల్మెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ కి కూడా ఉపయోగిస్తారు ఆ ప్రాసెస్ యొక్క కండిషన్ ప్రకారం ఇది అక్కడ ఇన్స్టాల్ చేయబడాలి కాబట్టి కొన్నిసార్లు ఇన్ క్లయిన్ద్ మానోమీటర్ అక్కడ ప్రెజర్ డిఫరెన్స్ ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఈ కేసు లో కూడా ఇక్కడ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ వలె అదే ప్రిన్సిపల్స్ అనుసరించ బడుతున్నాయి అయితే వాస్తవానికి ఇక్కడ చూపబడే మానోమెట్రిక్ హైట్ ఈ కేసు లో అది ఇన్ క్లయిన్ద్ కానీ క్యాలిక్యులేషన్ కోసం దాని యొక్క లెంగ్త్ వర్టికల్ హైట్ ఎలా ఉండాలి అనేది మీరు క్యాలిక్యులేట్ చేయాలి ఎందుకంటే అది ఇన్ క్లయిన్ద్ యాంగిల్ ఆ ఇన్ క్లయిన్ద్ యాంగిల్ ఆధారంగా ఆ యాంగిల్ ఆధారంగా మనము క్యాలిక్యులేట్ చేయాల్సిన వర్టికల్ హైట్ ఏమిటి మరియు దాని ఇన్ క్లయిన్ద్ లెగ్ నుండి ఈ వర్టికల్ హైట్ ఆధారంగా మనము హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయాలి మరియు ఆ ప్రెజర్ వాస్తవానికి మీ సిస్టమ్ యొక్క గేజ్ ప్రెజర్ అవుతుంది సాధారణ మానోమీటర్ ఈక్వేషన్ దాని రెండు వైపులా ఆ ప్రెజర్ ని బ్యాలెన్స్ చేయడానికి మనం గుర్తుంచుకోవలసినది ఏమిటంటే ఒక లెగ్ ప్రాసెస్ సిస్టమ్ కు కనెక్ట్ చేయబడిందని మీరు చూస్తారు మరొక లెగ్ అక్కడ ఉండకపోవచ్చు కాబట్టి సిస్టమ్ ఒక పర్టిక్యులర్ లెగ్ మీద కొంత ప్రెజర్ ని ఇస్తుంది కాబట్టి అక్కడ కొంత ఫోర్స్ పనిచేస్తుంది మరియు దాని కారణంగా మానోమీటర్ ఫ్లూయిడ్ ఉపయోగించబడుతుంది ఆ రైట్ లెగ్ మీద మానోమీటర్ ఫ్లూయిడ్ పెరుగుతుంది మానోమీటర్ యొక్క ఆ రైట్ లెగ్ ఎండ్ ను ఓపెన్ చేసి ఉంచినట్లయితేఅట్మాస్ఫియరిక్ ప్రెజర్ కూడా మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క ఓపెన్ ఎండ్ సర్ఫేస్ పై పనిచేస్తుంది కాబట్టి ఆ కేసు లో లెగ్ మీద ఒక ఫోర్స్ పని చేస్తుంది కానీ ఒక సర్టెన్ కండిషన్ లో ఈ ఫోర్స్ బ్యాలెన్స్ కారణంగా ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అక్కడ స్టాటిక్ గా ఉంటుంది ఇప్పుడు ఆ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ పెరుగుదల యొక్క స్టాటిక్ కండిషన్ నుండి మనము మానోమీటర్ లెగ్ యొక్క రెండు వైపులా ఆ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ మీద పనిచేసే ఫోర్స్ ని బ్యాలెన్స్ చేయడం ద్వారా ప్రెజర్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయవచ్చు అందువల్ల ప్రెజర్ ను ఆ లెఫ్ట్ లెగ్ లో ఉన్న లెగ్ 1 మీద ప్రెజర్ యొక్క సమ్మేషన్ మరియు లెగ్ 2 పై ప్రెజర్ యొక్క సమ్మేషన్ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఇక్కడ స్లైడ్లో ఇది లెగ్ 1 లెగ్ 1 లో ఇది ఫ్లూయిడ్ మరియు దీని డెన్సిటీ రో 1 అని మీరు చూస్తారు ఇది సిస్టమ్ నుండి వచ్చే అవకాశం ఉంది ఇది సిస్టమ్ యొక్క ప్రాసెస్ యూనిట్ కు కనెక్ట్ అయ్యి ఉన్నందున ఈ లిక్విడ్ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అవుతుంది ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ కి అధిక డెన్సిటీ ఉంటుంది ఆ డెన్సిటీ rho 3 ఇది మెర్క్యూరీ కావచ్చు మరియు ఇక్కడ ఇతర భాగంలో కొన్ని ఇతర ఫ్లూయిడ్స్ ఉండవచ్చు ఇది ఆ లెఫ్ట్ లెగ్ తో సమానంగా ఉండవచ్చు లేదా ఇతర ఫ్లూయిడ్ కూడా కావచ్చు అది ఏమైనా కావచ్చు కానీ అక్కడ సర్టెన్ డెన్సిటీ ఉంటుంది అది ఆ లెఫ్ట్ లెగ్ నుండి సమానంగా లేకపోతే డెన్సిటీ r2 వంటి ఇతర డెన్సర్ ఫ్లూయిడ్ కావచ్చు కాబట్టి ఈ లెగ్ వద్ద మనకు ఇక్కడ P2 ఉంది ఇది ఈ ఫ్లూయిడ్ r2 వల్ల కలిగే ప్రెజర్ మరియు ఫ్లూయిడ్ r3 వల్ల కలిగే ప్రెజర్ మరియు ఈ లెగ్ వద్ద లెఫ్ట్ లెగ్ వద్ద లెగ్ 1 మీరు ఆ సిస్టమ్ నుండి వచ్చిన ప్రెజర్ ని చూస్తారు ఆపై డెన్సిటీ r1 యొక్క ఈ ఫ్లూయిడ్ ద్వారా ప్రెజర్ ఉంటుంది మరియు ఇక్కడ కూడా ఈ పాయింట్ లో ప్రెజర్ ఏమిటో మీరు చూస్తారు ఇప్పుడు ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మీరు ఒక పర్టిక్యులర్ డాటమ్ లైన్ వద్ద కొంత డాటమ్ లైన్ ను కలిగి ఉండాలి దాని నుండి మీరు లెఫ్ట్ లెగ్ పై ప్రెజర్ యొక్క సమ్మేషన్ మరియు ఈ మానోమీటర్ యొక్క రైట్ లెగ్ పై ప్రెజర్ యొక్క సమ్మేషన్ ను క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఆ డాటమ్ లైన్ లేదా రిఫరెన్స్ లైన్ ని కన్సిడర్ చేసుకోవాలి లేకపోతే క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం అవుతుంది ఈ మానోమీటర్ లెగ్ లో ఎక్కడైనా మీరు ఆ డాటమ్ లైన్ ను నిర్ణయించవచ్చు మీరు ఈ మానోమీటర్ లెగ్ ను బాటమ్ లో ఇక్కడే కన్సిడర్ చేసుకోవచ్చు చూడండి నేను మీకు ఇలా చూపించగలను కానీ ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క ఈ ఫ్లూయిడ్ ఇంటర్ఫేస్ వద్ద మరియు మానోమీటర్ లోపల ఉన్న ఇతర ఫ్లూయిడ్ వద్ద మీరు ఈ డాటమ్ లైన్ ని డిసైడ్ చేయవచ్చు కాబట్టి ఈ సమయంలో ఇక్కడ ఈ పాయింట్ దగ్గర లేదా మానోమెట్రిక్ ఫ్లూయిడ్ వద్ద డాటమ్ లైన్ ను కన్సిడర్ చేసుకోవటం మంచిది మరియు ఇతర ఫ్లూయిడ్ అనేవి ఇంటర్ఫేస్ ని ఇస్తాయి మీరు ఈ బాటమ్ లో ఉన్న డాటమ్ లైన్ ని కన్సిడర్ చేసుకుంటే మీకు అవే రిజల్ట్స్ వస్తాయి లేకపోతే మీరు కూడా ప్రయత్నించవచ్చు కాబట్టి ఈ బాటమ్ నుండి ఈ బాటమ్ లైన్ నుండి మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమిటో తెలుసుకోవాలి ఇప్పుడు స్లైడ్లో 1 2 వంటి డాటెడ్ లైన్ గా చూపిన విధంగా నేను ఆ బాటమ్ లైన్ను కన్సిడర్ చేసినట్లైతే మరియు ఈ మానోమీటర్ యొక్క ఈ బాటమ్ లెగ్ వద్ద మొత్తం ప్రెజర్ ఎలా ఉండాలి ఇది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది ఇది P1 మరియు హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ద్వారా వచ్చే ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ r1 మరియు దాని హైట్ h1 గా పరిగణించబడుతుంది కాబట్టి దాని హైడ్రోస్టాటిక్ ప్రెజర్ r1gh1 అవుతుంది కాబట్టి ఇది హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ద్వారా వచ్చే ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ r1 అవుతుంది ఇప్పుడు ఇది ఈ డాటమ్ లైన్ వరకు ఇప్పుడు మొత్తం ప్రెజర్ ఏమిటి ఇప్పుడు మీరు ఈ డాటమ్ లైన్ గురించి ఈ మానోమీటర్ యొక్క రైట్ లెగ్ ను కన్సిడర్ చేస్తే ఈ డాటమ్ లైన్ కు పైన ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ అనేది హైట్ h వరకు పెంచబడుతుంది కాబట్టి దీని నుండి ఈ పాయింట్ వరకు హైట్ h మరియు దీని నుండి ఈ పాయింట్ వరకు హైట్ h2 మరియు ఈ h2 పైన ఈ పాయింట్ పైన ఈ ప్రెజర్ P2 కాబట్టి ఈ సందర్భంలో టోటల్ ప్రెజర్ ఈ P2 యొక్క సమ్మేషన్ మరియు హైట్ h2 యొక్క r2 యొక్క ఈ ఫ్లూయిడ్ ద్వారా వచ్చే ప్రెజర్ మరియు హైట్ h యొక్క డెన్సిటీ r3 యొక్క ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ద్వారా వచ్చే ప్రెజర్ అవుతుంది కాబట్టి టోటల్ ప్రెజర్ P2 2gh2 3gh కు సమానం గా ఉంటుంది ఇప్పుడు ఈ మానోమీటర్ లోపల ఉన్న ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క స్టాటిక్ కండిషన్ వద్ద టోటల్ ప్రెజర్ రెండూ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి దీని నుండి మీరు P 1 మరియు P 2 మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయగలుగుతారు కాబట్టి ఈ ఈక్వేషన్ నుండి P 1 మైనస్ P 2 ఇక్కడ r2gh2 r3g ఇంటూ h మైనస్ r1g ఇంటూ h1 కి సమానంగా ఉంటుంది అని చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ మానోమీటర్ ఒక సర్టెన్ సిస్టమ్ కు కనెక్ట్ చేయబడి ఉంటే రెండు పాయింట్ల మధ్య ప్రెజర్ ఏమిటో మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇక్కడ ఫిగర్ లో చూపిన విధంగా ఒక నైట్రోజన్ గ్యాస్ ట్యాంక్లో చెక్కుచెదరకుండా ఉంచబడినట్లు ఇక్కడ మీకు ఒక ఉదాహరణ ఇవ్వబడింది గ్యాస్ ద్వారా వచ్చే ప్రెజర్ ని క్లోజ్డ్ ఎండెడ్ మానోమీటర్ ద్వారా మెజర్ చేస్తాము మానోమీటర్ ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ 0 మానోమీటర్ ఎలివేషన్ డిఫరెన్స్ 0 01 మీటర్ గా చూపుతుంది కాబట్టి ఈ సందర్భంలో ట్యాంక్ లోపల ప్రెజర్ ఎలా ఉండాలి ఇప్పుడు మీరు ఏమి చేయాలి మీరు ట్యాంక్ లోపల గేజ్ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఈ గేజ్ ప్రెజర్ దేనికి సమానం కాబట్టి h వద్ద ఉన్న ఈ ఇంటర్ఫేస్ నుండి పెరిగిన ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ద్వారా rho g ఇంటూ h కి సమానం గా ఉంటుంది అయితే ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ లోపల PA అనే వాక్యూమ్ ఉంటుంది ఇది అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కి సమానంగా ఉంటుంది ఇది 0 కి సమానం కాబట్టి అది ఇక్కడ మీ ట్యాంక్ ప్రెజర్ అవుతుంది కాబట్టి ఇక్కడ ట్యాంక్ ప్రెజర్ ఏమిటంటే అది 0 87 ఇంటూ 1000 ఇంటూ 9 81 కు సమానంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ h మీకు ఇవ్వబడింది మరియు స్పెసిఫిక్ గ్రావిటీ ఇవ్వబడింది మరియు ఈ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ కూడా ఉంది కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ ఏమిటంటే 0 మీరు ఈ స్పెసిఫిక్ గ్రావిటీ ను వాటర్ డెన్సిటీ తో మల్టిప్లై చేస్తే మీరు ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ ను పొందుతారు ఆపై g ఉంది మరియు హైట్ 0 01 మీటర్ ఇవ్వబడింది కాబట్టి చివరకు ఇది 85 3 పాస్కల్ గా వస్తుంది ఇప్పుడు మరొక ఉదాహరణ స్లైడ్లోని ఫిగర్ లో చూపిన విధంగా గ్యాస్ పైపు ద్వారా ఫ్లో అవుతుందని అనుకుందాం పైపు లోపల ఫ్లో అయ్యే గ్యాస్ యొక్క ప్రెజర్ ని మెజర్ చేయటానికి ఓపెన్ ఎండ్ మానోమీటర్ కనెక్ట్ చేయబడి ఉంది మానోమీటర్ యొక్క ఫ్లూయిడ్ డెన్సిటీ సెంటీమీటర్ క్యూబ్కు 2 0 గ్రాములు మరియు గ్యాస్ బబుల్ ఇక్కడ మానోమీటర్ యొక్క లెఫ్ట్ లెగ్ లో ట్రాప్ అయినట్టు గా కనిపిస్తుంది గ్యాస్ బబుల్ ఇక్కడ ట్రాప్ అయ్యింది ఇప్పుడు ఈ కేసు లో మీరు పైపు లోపల ఫ్లో అయ్యే గ్యాస్ యొక్క ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయాలి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి మానోమీటర్ లోపల మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ఉంటుందని చాలా ఆసక్తికరంగా ఉంది కానీ ఫ్లో అయినప్పుడు కొన్ని గ్యాస్ బబుల్స్ మానోమీటర్ లోపల ట్రాప్ అవుతాయి ఇప్పుడు ఈ గ్యాస్ బబుల్ యొక్క ట్రాప్ కారణంగా ఇక్కడ ప్రెజర్ ఉంటుందిఏ ప్రెజర్ అయినా ఈ మానోమెట్రిక్ ఫ్లూయిడ్ ను రైజ్ చేయడం ద్వారా బాలన్స్ చేయబడుతుంది ఇప్పుడు అది ఉంటే ఇక్కడ ఆ ప్రెజర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఈ కేసు లో ఈ ఇంటర్ఫేస్ వద్ద డాటమ్ లైన్ ను x డాష్ x గా కన్సిడర్ చేసినట్లైతే లెఫ్ట్ లెగ్ వద్ద ఉండే ప్రెజర్ x గా ఉంటుంది రైట్ లెగ్ లో x వద్ద ఉండే ప్రెజర్ ఏమిటంటే అది Px గా ఉంటుంది Px ఇక్కడ rgh అట్మాస్ఫియర్ కు సమానం ఎందుకంటే ఈ రైజ్ ఇవ్వబడింది ఎందుకంటే పైపు లోపల ఉన్న ఈ గ్యాస్ కారణంగా ఈ లెఫ్ట్ లెగ్ లో ఈ ప్రెజర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ Px ఎలా ఉంటుంది అది rgh ఈ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కు సమానం కాబట్టి r అనేది మీకు ఇవ్వబడిన డెన్సిటీ మరియు g అనేది 9 81 గా ఇవ్వబడింది మరియు h అనేది 0 12 మీటర్ అది మీకు ఇవ్వబడింది మరియు తరువాత మీరు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ను యాడ్ చేయాలి కాబట్టి చివరకు మీరు 0 0232 అట్మాస్ఫియర్ P అట్మోస్ఫియర్ ని పొందుతారు అంటే అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఆ తరువాత ఈ మానోమీటర్ యొక్క లెఫ్ట్ లెగ్ వద్ద ఉన్న ప్రెజర్ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయాలి అంటే పాయింట్ x డాష్ అంటే Px డాష్ఇది దీనికి సమానం ఇక్కడ కూడా ఈ గ్యాస్ ఉన్నందున ఇది హైడ్రోస్టాటిక్ ప్రెజర్ ఈ ఫ్లూయిడ్ ఇది ఇక్కడ 0 10 మీటర్ ఫ్లూయిడ్ కాబట్టి ఆ సందర్భంలో రో ఫ్లూయిడ్ ఇంటూ జి ఫ్లూయిడ్ ఇంటూ h ఫ్లూయిడ్ మీరు క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి చివరకు మీరు ఈ P గ్యాస్ ప్లస్ పొందవచ్చు ఈ కండిషన్ లో గ్యాస్ బబుల్ ఇక్కడ ప్రెజర్ లేదు ఇక్కడ కూడా ప్రెజర్ ఉండదు కాబట్టి చివరకు ఈ పోర్షన్ 0 కు సమానంగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ 0 1 మీటర్ యొక్క సర్టెన్ హైట్ లో మానోమెట్రీ ఫ్లూయిడ్ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెజర్ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు కాబట్టి ఇది P గ్యాస్ 0 0194 అట్మోస్ఫియర్ గా వస్తుంది కాబట్టి చివరకు ఈక్విలిబ్రియం కండిషన్ లో Px ఉంటుంది అది P డాష్కు సమానం అని చెప్పవచ్చు కాబట్టి మీరు ఇక్కడ Px మరియు Px డాష్లను సబ్స్టిట్యూట్ చేస్తే P గ్యాస్ మైనస్ P అట్మోస్ఫియర్ 0 0038 అట్మోస్ఫియర్ అని మనము చెప్పగలం కాబట్టి చివరకు ఇది గ్యాస్ ప్రెజర్ గా పరిగణించబడుతుంది మీరు ఈ అబ్సొల్యూట్ ప్రెజర్ నుండి అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ గ్యాస్ ప్రెజర్ ఏమిటో మీరు క్యాలిక్యులేట్ చేయవచ్చు అది P గ్యాస్ మైనస్ P అట్మోస్ఫియర్ అవుతుంది కాబట్టి ఇది 0 0038 అట్మోస్ఫియర్ అవుతుంది ఇప్పుడు లిక్విడ్ డెన్సిటీస్ కు సంబంధించిన గ్యాస్ డెన్సిటీస్ ను ఇక్కడ ఇగ్నోర్ చేయవచ్చు కాబట్టి గ్యాస్ బబుల్ నుండి హైడ్రోస్టాటిక్ హెడ్ పై ఉన్న కాంట్రిబ్యూషన్ ని ఇగ్నోర్ చేయవచ్చు కాబట్టి మీరు గుర్తుంచుకోవాలి మరో ఉదాహరణ ఇక్కడ ఇవ్వబడింది దాని ప్రెజర్ ని కొలవడానికి క్లోజ్డ్ ఎండ్ మానోమీటర్తో కనెక్ట్ చేయబడిన ఫ్లూయిడైజ్డ్ బెడ్ రియాక్టర్ కు సప్లై చేసేటప్పుడు ఎయిర్ సర్క్యులర్ పైపులో ఫ్లో అవుతుంది మానోమీటర్ ఫ్లూయిడ్ డెన్సిటీ మీకు ఇవ్వబడింది ఈ ప్రాసెస్ లో మానోమీటర్ యొక్క లెఫ్ట్ లెగ్ లో ఎయిర్ బబుల్ ట్రాప్ అయ్యినట్టు కనిపించింది మానోమీటర్ యొక్క క్లోజ్డ్ ఎండ్ వాక్యూమ్ లో ఉంది కాబట్టి పైపు లోని ఎయిర్ ఫ్లో యొక్క ప్రెజర్ ఎలా ఉండాలి అదేవిధంగా మీరు దాని x పాయింట్ వద్ద ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయాలి మరియు ఇక్కడ దాని x డాష్ పాయింట్ వద్ద కూడా ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి అదే విధంగా మీరు ఆ Px ఇక్కడ 1 777 సెంటీమీటర్ మెర్క్యూరీ పొందవచ్చు అయితే Px డాష్ మీరు ఇక్కడ 0 3 సెంటీమీటర్ మెర్క్యూరీ పొందవచ్చు కాబట్టి వీటిని బ్యాలెన్స్ చేసిన తరువాత పైపు లోపల గ్యాస్ ప్రెజర్ ఏమిటో మీరు సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు మనము మల్టిపుల్ ఫ్లూయిడ్ ని ఉపయోగిస్తుంటే మనము ఆ మానోమీటర్ను డిఫరెంట్ వే లో ఉపయోగిస్తుంటే మానోమీటర్ను డిఫరెంట్ వేస్ లో డిజైన్ చేయడానికి ఆ ప్రెజర్ డ్రాప్ను మెజర్ చేయడానికి మీరు చూసే మరొక ఉదాహరణ ఇప్పుడు ఫిగర్ లో ఇక్కడ చూపినట్లుగా పైప్ A మరియు B యొక్క రెండు పాయింట్ల మధ్య ప్రెజర్ ని మెజర్ చేయవలసి ఉంటుంది మరియు ఫిగర్ లో చూపిన విధంగా ఇక్కడ డిజైన్ చేసిన మానోమీటర్ ఇది పాయింట్ A మరియు B వద్ద ఈ ప్రాసెస్ యూనిట్కు కనెక్ట్ చేయబడి ఉంది మరియు మనము A మరియు B ల మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఏమిటో క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఈ సందర్భంలో మానోమీటర్ కొంత పోర్షన్ వాటర్ తో నిండి ఉంటుంది కొంత పోర్షన్ మెర్క్యూరీ తో ఉంటుంది కొంత పోర్షన్ ఆయిల్ తో నిండి ఉంటుంది మరియు మళ్ళీ కొంత పోర్షన్ మెర్క్యూరీ మరియు వాటర్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 వేర్వేరు ఫ్లూయిడ్స్ మానోమీటర్ లోపల ఉన్నాయి కాబట్టి మీరు A మరియు B ల మధ్య ఆ ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు ఆ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ యొక్క జనరల్ ఈక్వేషన్ ని మీరు ఉపయోగించాలి P1 మైనస్ P2 అనేది Z1 మైనస్ Z2 ఇంటూ మైనస్ rho g కి సమానం కాబట్టి ఇది మీ జనరల్ ఈక్వేషన్ మీరు జనరల్ ఈక్వేషన్ ని అప్లై చేస్తే A మరియు B ల మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఏమిటో సులభంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఈ విషయాలను అప్లై చేయడానికి ముందు మీరు దానిని మానోమీటర్ లోపల ఫ్లూయిడ్స్ యొక్క వివిధ ఇంటర్ఫేస్లలో మార్క్ చేయాలి ఇక్కడ ఇలా ఆ ఇంటర్ఫేస్ కు ఇది 1 దీనిని 1 గా పరిగణిస్తారు ఇది మరొక ఇంటర్ఫేస్ ఇది 2 gaa పరిగణించబడుతుంది మరియు మరొక ఇంటర్ఫేస్ 3 మరియు ఇలాంటి మరొక ఇంటర్ఫేస్ 4 కాబట్టి ఈ మార్కింగ్ 1 2 3 4 ను ఇచ్చిన తరువాత మనం మొదట A మరియు పాయింట్ 1 ను పరిగణనలోకి తీసుకుంటే ఈ పాయింట్ల మధ్య ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ రెండు పాయింట్లు A మరియు 1 మధ్య ప్రెజర్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ ఈ హైడ్రోస్టాటిక్ ఈక్వేషన్ ప్రకారం ఇది PA మైనస్ P1 అవుతుంది కాబట్టి అది మైనస్ రో ఇంటూ g ఇంటూ Z1 మైనస్ Z2 అది ఏమిటి ఇక్కడ ఈ రోలో వాటర్ ఉంటుంది ఎందుకంటే ఈ పోర్షన్ వాటర్ తో నిండి ఉంటుంది కాబట్టి అందుకే మైనస్ rho w ఇంటూ g ఇంటూ ZA మైనస్ Z1 ZA అంటే ఏమిటి ఇక్కడ మనం ఈ మానోమీటర్ బాటమ్ నుండి రిఫరెన్స్ లైన్ లేదా డాటమ్ లైన్ తీసుకుంటున్నాము మరియు Z డైరెక్షన్ అప్ వార్డ్ డైరెక్షన్ గా ఉంది ఇక్కడ ఇది పాజిటివ్ డైరెక్షన్ కాబట్టి మనము ZA మైనస్ Z1 గా కన్సిడర్ చేసినట్లైతే దాని పాజిటివ్ వేల్యూ ఏమిటి కాబట్టి దాని లెంగ్త్ ఏమిటి ఇది ఇక్కడ 10 సెంటీమీటర్ అని అనుకుంటున్నాను కాబట్టి మీటర్ ఎలా ఉంటుంది 0 కాబట్టి చివరకు ఆ వాటర్ డెన్సిటీ మరియు గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ ను సబ్స్టిట్యూట్ చేసిన తరువాత చివరకు మనము ఈ ఈక్వేషన్ ని పొందుతున్నాము అదేవిధంగా మీరు ఈ పాయింట్ 1 మరియు 2 ను కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ వంటి మెర్క్యురీ డెన్సిటీ ఈ రో m గా ఉంటుందని మీరు చూస్తారు లేకపోతే ఇక్కడ Z1 మరియు Z2 ఈ 2 పాయింట్ల మధ్య డిస్టెన్స్ ఈ సందర్భంలో పాజిటివ్ Z డైరెక్షన్ లో ఇక్కడ Z1 లోయర్ పాయింట్ అయితే Z2 హయ్యర్ పాయింట్ కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ నెగటివ్ గా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ మెర్క్యూరీ యొక్క డెన్సిటీ గ్రావిటేషనల్ యాక్సిలరేషన్ మరియు Z1 మైనస్ Z2 యొక్క డిఫరెన్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇది మైనస్ 0 03 అవుతుంది అదేవిధంగా 2 మరియు 3 మధ్య ఇక్కడ మళ్ళీ P 2 మైనస్ P 3 ఇది ఇలా ఉంటుంది డెన్సిటీ అనేది ఇక్కడ ఫ్లూయిడ్ ఆయిల్ లా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ Z2 మైనస్ Z3 ఇది పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది 0 04 అవుతుంది అదేవిధంగా P 3 మైనస్ P 4 ఇది 3 మరియు 4 పాయింట్ల మధ్య ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ మెర్క్యూరీ యొక్క డెన్సిటీ తో సమానంగా ఉంటుంది కాబట్టి ఇకపై దాని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మరియు ఇవ్వబడిన వాటి మధ్య డిస్టెన్స్ 0 05 అవుతుంది కానీ ఇది నెగటివ్ గా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ Z డైరెక్షన్ లో ఆ పాయింట్ 3 కంటే పాయింట్4 ఎక్కువ అదేవిధంగా ఇక్కడ ఈ పాయింట్ 4 మరియు B మధ్య P 4 మైనస్ PB వస్తుంది ఇక్కడ మళ్ళీ ఈ ఫ్లూయిడ్ ఎలిమెంట్ వాటర్ అవుతుంది కాబట్టి ఆ కారణంగా మీరు అక్కడ వాటర్ డెన్సిటీ ను కన్సిడర్ చేసుకోవాలి కాబట్టి చివరకు మీరు ఆ ప్రెజర్ డిఫరెన్సెస్ అన్నింటిని డిఫరెంట్ పాయింట్ దగ్గర సమ్ చేస్తే సమ్మేషన్ తరువాత ఇక్కడ ఈ P1 P1 ను మరియు P2 P2 ను P3 P3 మరియు P4 P4 ఇక్కడ క్యాన్సల్ అవడాన్ని చూస్తారు చివరగా మనము PA మైనస్ PB ని పొందుతాము ఈ ఈక్వేషన్ యొక్క ఈ రైట్ హ్యాండ్ సైడ్ నుండి క్యాలిక్యులేట్ చేసి సమ్మేషన్ చేసిన తర్వాత 10131 768 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ మనకు లభిస్తుంది మానోమీటర్ లోపల మల్టి ఫ్లూయిడ్ ని ఉపయోగించడం ద్వారా ఆ మానోమీటర్ యొక్క డిఫెరెంట్ డిజైన్లను ఉపయోగించడం ద్వారా దాని సిస్టమ్ నుండి వచ్చే ప్రెజర్ డ్రాప్స్ క్యాలిక్యులేషన్ మీకు ఎలా తెలుసు అని చూడండి జనరల్ హైడ్రోస్టాటిక్ ఈక్వేషన్ ని ఉపయోగించడం ద్వారా P1 మైనస్ P2 అనేది మైనస్ rho g ఇంటూ Z1 మైనస్ Z2 కు సమానం ఇక్కడ మీకు ఇచ్చిన మరొక ఉదాహరణ ఇన్ క్లయిన్ద్ అని భావిస్తే మీరు కూడా క్యాలిక్యులేట్ చేయవచ్చు దయచేసి ఇక్కడ స్లైడ్ల ద్వారా కూడా వెళ్ళండి అదే విధంగా ఇన్ క్లయిన్ద్ పైపు ద్వారా 30 డిగ్రీల యాంగిల్ లో ఫ్లూయిడ్ ఫ్లో అవుతుంటే A మరియు B ల మధ్య ప్రెజర్ డిఫరెన్స్ ఏమిటో మనము క్యాలిక్యులేట్ చేసాము మరియు ఫ్లూయిడ్ యొక్క వివిధ ఇంటర్ఫేస్లలో ఈ 2 పాయింట్ల మధ్య లెంగ్త్ L గా ఇవ్వబడుతుంది కాబట్టి చివరకు PA మైనస్ PB వలె ప్రెజర్ డిఫరెన్సెస్ ను క్యాలిక్యులేట్ చేయడానికి అదే ప్రిన్సిపుల్ యూజ్ చేయవచ్చు మరియు మీరు ఇక్కడ ఈ ప్రెజర్ డిఫరెన్స్ ని పొందవచ్చు అదేవిధంగా LPG వంటి మరొకటి ఇక్కడ ఉన్న ఫిగర్ లో చూపిన విధంగా ట్యాంక్లో చెక్కుచెదరకుండా ఉంచబడుతుంది కాబట్టి మీరు ఆ ఇన్ క్లయిన్ద్ మానోమీటర్ను ఉపయోగిస్తుంటే ప్రెజర్ ఎలా ఉండాలి ఇక్కడ కూడా సేమ్ వే లో క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంది కానీ ఒకే విషయం ఏమిటంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఇన్ క్లయిన్ద్ లెంగ్త్ నుండి హైట్ ఇక్కడ ఉన్న హైట్ గా పరిగణించబడుతుంది కాబట్టి తదనుగుణంగా మీరు ప్రెజర్ డిఫరెన్స్ ని పొందవచ్చు ఇప్పుడు టెంపరేచర్ ప్రాసెస్ ఎనాలిసిస్ కోసం టెంపరేచర్ ముఖ్యమైన వేరియబుల్స్ లో ఒకటి అని మనకు తెలుసు ఎందుకంటే ఈ టెంపరేచర్ ఆ రియాక్షన్ ను ఎఫెక్ట్ చేస్తుంది ఇతర ప్రాసెస్ లు కూడా ఫిజికల్ సెపరేషన్ ప్రాసెస్ రియాక్టివ్ సెపరేషన్ ప్రాసెస్ అనేక కెమికల్ ఇంజనీరింగ్ ఆపరేషన్స్ కూడా వాస్తవానికి టెంపరేచర్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు టెంపరేచర్ తెలుసుకోవాలి టెంపరేచర్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడతాయి టెంపరేచర్ ను ఎలా మెజర్ చేస్తారు మరియు ఒక పర్టిక్యూలర్ సిస్టమ్ లో ఆ టెంపరేచర్ ను క్యాలిక్యులేట్ చేయడానికి కన్సిడర్ చేసే డిఫెరెంట్ యూనిట్స్ ఏమిటి అదేవిధంగా అదే విధంగా మీరు డిఫెరెంట్ సిస్టమ్స్ యొక్క ప్రెజర్ ను కూడా పొందవచ్చు మీరు టెంపరేచర్ ను డిఫెరెంట్ యూనిట్స్ ద్వారా మెజర్ చేయవచ్చు మీరు థర్మోకపుల్ వంటి కొన్ని సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉపయోగించవచ్చుమీరు థర్మామీటర్ కూడా ఉపయోగించవచ్చు ఈ టెంపరేచర్ ను మెజర్ చేయడానికి సొఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఇతర రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మరియు ఈ టెంపరేచర్ ను మెజర్ చేయడానికి కొన్ని డివైసెస్ అందుబాటులో ఉన్నాయి ఫారెన్హీట్ సెల్సియస్ కెల్విన్ రాంకైన్ వంటి డిఫెరెంట్ సిస్టమ్స్ ఉన్నాయి ఈ విధమైన టెంపరేచర్ ను ఎక్స్ప్రెస్ చేయడానికి సాధారణంగా ఉపయోగించే వివిధ యూనిట్లు ఇవి ఈ టెంపరేచర్ కోసం ఒక సిస్టమ్ ను మరొక సిస్టమ్ గా మార్చడానికి ఒక సర్టెన్ కన్వర్షన్ ఫాక్టర్ ఉంది కాబట్టి దయచేసి ఈ సెల్సియస్ నుండి ఫారెన్హీట్ సెల్సియస్ నుండి కెల్విన్ ఫారెన్హీట్ నుండి రాంకిన్కెల్విన్ నుండి రాంకిన్ ఈ టెంపరేచర్ యొక్క కన్వర్షన్ ఈక్వేషన్స్ ని గుర్తుంచుకోండి కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఈ టెంపరేచర్ యూనిట్ను ఒక సిస్టమ్ నుండి మరొక సిస్టమ్ కు ఎలా కన్వర్ట్ చేయాలో మీకు ఇస్తాయి సాధారణంగా SI సిస్టమ్ లో ఎల్లప్పుడూ మీరు ఆ కెల్విన్ యూనిట్ను ఉపయోగించాలి మరియు ఏదైనా ప్రాబ్లెమ్ లో సెల్సియస్ ఇవ్వబడితే మీరు దానిని 273 15 కు యాడ్ చేయడం ద్వారా కెల్విన్కు మార్చవచ్చు కాబట్టి ఈ లెక్చర్ లో ఈ ప్రాసెస్ వేరియబుల్ యొక్క ప్రెజర్ మరియు టెంపరేచర్ గురించి డిస్కస్ చేసాము మరియు ప్రెజర్ ని ఎలా ఎస్టిమేట్ చేయాలి లేదా బేసిక్ ఫ్లూయిడ్ స్టాటిక్ ఈక్వేషన్ నుండి ఆ ప్రెజర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా డిస్కస్ చేసాము ప్రాసెస్ యొక్క క్యాలిక్యులేషన్ పై మీ మరింత అవగాహనకు ఇది సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మరియు మీరు ఆ హైడ్రోస్టాటిక్ ఈక్వేషన్ లోని కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి మరియు మానోమీటర్ ద్వారా ప్రెజర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ హైడ్రోస్టాటిక్ ఈక్వేషన్ ని ఎలా ఉపయోగించాలో కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి తరువాతి లెక్చర్ ఈ కెమికల్ ఇంజనీరింగ్ యొక్క బేసిక్ క్యాలిక్యులేషన్ యొక్క ఇతర విషయాలను డిస్కస్ చేస్తాము డిఫరెంట్ ప్రాసెస్ ల రేటు ఏమిటి కెమికల్ ఇంజనీరింగ్ సిస్టమ్ లో పాల్గొన్న డిఫరెంట్ ప్రాసెస్ ల రేట్ ను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది డిస్కస్ చేస్తాము థాంక్యూ